కీవర్డ్లు ఫ్లో రేట్ మోషన్ కంట్రోల్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ మోటార్లు హైడ్రాలిక్స్ ఎగ్జాస్ట్ వాల్వ్ పొజిషన్ మనము వివిధ రకాల వాల్వ్స్ చూశాము మరియు అవి ఎలా పనిచేస్తాయో చూశాము అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయని అధునాతన యాక్చుయేషన్స్ కోసం ముఖ్యంగా నిరంతర కదలికల కోసం అవి మైక్రోప్రాసెసర్ల వంటి వాటి ద్వారా కూడా నడపబడతాయి ఇప్పుడు మైక్రోప్రాసెసర్లు లాజిక్ ను అందించగలవు కొన్నిసార్లు సాధారణ లాజిక్ ను న్యూమాటిక్ ఎలిమెంట్స్ ద్వారా కూడా అందించవచ్చు కాబట్టి కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో ఇది అవసరం ప్రత్యేకించి మీరు చెప్పే ఎలక్ట్రిక్ పరికరాల నుండి పేలుడు గురించి పెద్ద భయం ఉన్నచోట ఇది నేచురల్ గ్యాస్ ప్లాంట్ అని చెప్పండి వారు ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక సింగిల్ స్పార్క్ పెద్ద అగ్ని ప్రమాదం పేలుడుకు కారణమవుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చాలా వేడి వాతావరణాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఇన్సులేషన్ ను నిర్వహించడం సమస్య కాబట్టి అటువంటి అప్లికేషన్ లో కొన్నిసార్లు కంట్రోల్ లాజిక్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువగా లేకపోతే న్యూమాటిక్ లాజిక్ ను ఉపయోగించు కుంటారు కాబట్టి మీకు తెలుసా న్యూమాటిక్ లాజిక్ కాబట్టి న్యూమాటిక్ లాజిక్ అంటే మనం ప్రాథమికంగా గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామనిఇది ఒక విధమైన డిజిటల్ లాజిక్ కాబట్టి మాకు అవసరం మాకు OR వంటి అంశాలు తెలుసు మాకు AND వంటి అంశాలు కావాలి కాబట్టి ఉదాహరణకు మీరు OR లాజిక్ కలిగి ఉండవచ్చు ఇది సిస్టం లోకి గాలి ప్రవహించటానికి ఇరువైపులా ప్రెజర్ అవసరం అదే విధంగా మీకు ఒక లాజిక్ ఉందిఅప్పుడు గాలి ప్రవాహానికి అనుసంధానించబడటానికి పంపు లోడ్ తో అనుసంధానించబడటానికి పైలట్ ప్రెషర్ రెండు చివర్లలో ఒకేసారి అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఈ AND లాజిక్ సేఫ్టీ అప్లికేషన్స్ కోసం ఉపయోగించబడుతుంది ఇక్కడ ఆపరేటర్ రెండు పుష్ బటన్స్ నొక్కవలసి వస్తుంది తద్వారా ఇది న్యూమాటిక్ సిస్టమ్స్ పనిచేస్తున్న అతని చేతి వివిధ రకాల యంత్రాలను ఆపరేట్ చేయడంలో ఆపరేటర్లకు సహాయపడటానికి చాలా ఉపయోగపడుతుంది మరియు కొన్నిసార్లు మీకు అక్కడ తెలుసు భద్రతా ప్రమాదాలు ఉదాహరణకు మీకు రెండు పెద్ద రోల్స్ ఉన్నాయని అనుకుందాం ఇందులో ఆపరేటర్ కొన్ని వస్తువులను ఉంచాలి సాధారణంగా ఇలాంటివి వాడవచ్చు టైర్ల ఉత్పత్తిలో ప్రారంభంలో అవసరమైన పదార్థాలు రబ్బరు మీకు తెలుసు రబ్బరును టైర్ రూపంలో అచ్చు వేయడానికి అవసరం కాబట్టి అటువంటి సందర్భాల్లో రోల్ తిరిగేటప్పుడు ఆపరేటర్ల హస్తం రోల్ దగ్గర ఎక్కడా లేదని నిర్ధారించుకోవాలి కాబట్టి దానిని చాలా తేలికగా నిర్ధారించవచ్చు రోల్ ను తిప్పడం అవసరం తద్వారా మీరు ఒకేసారి రెండు పుష్ బటన్ నొక్కాలి కాబట్టి మీరు రెండు చేతులను ఉపయోగించబోతున్నారు కాబట్టి మీరు తప్పు చేయలేరు కాబట్టి అటువంటి సందర్భాల్లో ఉదాహరణకు మనం మొదట OR లాజిక్ ని చూద్దాం ఇది చాలా సరళమైన న్యూమాటిక్ షటిల్ వాల్వ్ నిర్మాణం కాబట్టి మీరు ఆ ఔట్పుట్ ని చూస్తారు ఈ చివరలో మీకు ప్రెషర్ ఉంటే మీరు సిస్టమ్ తో అనుసంధానించబడిన పంప్ పొందబోతున్నారు మరోవైపు మీరు ఈ చివరలో కూడా ప్రెషర్ ని కొనసాగిస్తే అప్పుడు కూడా ఇది ఈ విధంగా మారుతుంది అందుకే దీనిని షటిల్ అని పిలుస్తారు కాబట్టి ఇది దీనిని మార్చి మూసివేస్తుంది ఇది ఈ పొజిషన్ ని తీసుకుంటుంది మరియు గాలి ప్రవహించడం ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ OR లాజిక్ ఉంది ఇక్కడ మేము ఒక ప్రెషర్ ని వర్తింపజేసినప్పటికీ సిస్టమ్ లోకి గాలి ప్రవహిస్తుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ షటిల్ వాల్వ్స్ ను క్యాస్కేడ్ చేయడం చూడవచ్చు మీకు మూడు ఇన్పుట్ OR గేట్ కూడా ఉండవచ్చని మీకు తెలుసు ఇది ఈ సమయంలో మీరు ఎప్పుడు A OR B మరియు అప్పుడు అది ఒక పోర్టు కు వర్తించబడుతుంది కాబట్టి చివరకు మీకు A OR B OR C ఉన్నప్పుడు ప్రెషర్ సిస్టం కు వర్తించబడుతుంది కాబట్టి ఇది త్రి ఇన్పుట్ OR ఇది త్రి ఇన్పుట్ OR అదేవిధంగా ఇక్కడ ఇది ఒక రిలైజేషన్ ఈ న్యూమాటిక్ కంపోనెంట్స్ వివిధ బూలియన్ కండిషన్స్ ఉత్పత్తి చేయడానికి ఎలా ఉపయోగించవచ్చో చూపించాము ఇది త్రి వే టు పొజిషన్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ లను ఉపయోగించి AND గేట్ యొక్క రిలైజేషన్ కాబట్టి ఏమి జరుగుతుందంటే ఈ రెండు ప్రెషర్ ళ్లు ఆన్ లో ఉన్నప్పుడు ఇది ఈ పెట్టెలో ఉంది కాబట్టి సప్లై నేరుగా ట్యాంకుకు వెళుతుంది ఇప్పుడు ఇది అక్కడ లేదని అనుకుందాం అంటే ఇప్పుడు ఇది పొజిషన్ ఇక్కడ అది ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో ఇది కనెక్ట్ అవుతుంది ఇది వాస్తవానికి ఈ పొజిషన్ కి అనుసంధానించబడుతుంది మరియు ఇది వాస్తవానికి దీనికి అనుసంధానించబడి ఉంది ఈ రెండవ వైపుకు కాబట్టి వాస్తవానికి అది అక్కడికి వెళ్ళదు అది ఎడమ వైపుకు వెళ్తుంది కాబట్టి ఇది తీసివేయబడితే సిస్టమ్ ఎగ్జాస్ట్ కు అనుసంధానించబడుతుంది ఇది ఎగ్జాస్ట్ కాబట్టి ఏదైనా ఈ ఇన్పుట్ లో ఒకటి తీసివేయబడితే అప్పుడు సిస్టమ్ ఎగ్జాస్ట్కు అనుసంధానించబడుతుంది రెండూ తీసినప్పటికీ అది ఎగ్జాస్ట్కు అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది AND లాజిక్ అదేవిధంగా ఇది టు డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్స్ ఉపయోగించి గ్రహించడం మరియు లాజిక్ చేయడం కానీ మీరు ఒకే ఎలిమెంట్ ని కలిగి ఉండవచ్చు దీనిలో మీకు AND లాజిక్ ఉండవచ్చు కాబట్టి ఇది అటువంటి నిర్మాణం ప్రాథమికంగా స్కీమాటిక్ కాబట్టి ఈ సందర్భంలో అప్పుడు ఈ ప్రెజర్ ఈ షటిల్ ను నెట్టివేసి దానిని ఫ్లష్ లోకి తీసుకువస్తుంది మరియు దీనితో ఫ్లష్ అవుతుంది కాబట్టి Y లేకపోతే పొజిషన్ ఇది అవుతుంది రెండు పోర్టులు కట్ ఆఫ్ మీరు చూడవచ్చు అదేవిధంగా X లేకపోతే ఎడమ వైపుకు మారుతుంది మరియు మళ్ళీ రెండూ కట్ ఆఫ్ కాబట్టి ఇది అక్కడ ఉంటుంది x మరియు y ప్రెజర్ పోర్టులు రెండూ వర్తింపజేయబడితేనే ఈ పోర్ట్ ప్రెషర్ ని పొందవచ్చు ఇది AND లాజిక్ ఇది మీకు సేఫ్టీ అప్లికేషన్ ఉండవచ్చు కాబట్టి ఈ సేఫ్టీ అప్లికేషన్ లో ఈ రెండు ప్రెషర్స్ వర్తించినప్పుడు మాత్రమే ఈ సిలిండర్తో ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇది కదలదు కాబట్టి ఉదాహరణకు అక్కడ కొన్ని న్యూమాటిక్ సిలిండర్ దిగువకు వచ్చి ఏదో నొక్కడం ఏదో స్టాంపింగ్ చేయడం కాబట్టి మీరు పొరపాటున స్టాంపింగ్ చేస్తున్నప్పుడు మీ చేతి RAM పై రాదని మీరు నిర్ధారించుకోవాలి మీరు సిలిండర్ యొక్క కదలిక అయిన RAM ను తరలించాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఈ రెండు స్విచ్లను నొక్కాలి అదేవిధంగా మరొక అప్లికేషన్ ని చూస్తాము ఇది చాలా ఆసక్తికరమైన అప్లికేషన్ ఇక్కడ మేము ఒక న్యూమాటిక్ లాచ్ లాంటిది గ్రహించాము డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మేము లాచెస్ గురించి అధ్యయనం చేసాము కాబట్టి మేము ఇక్కడ లాచ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఏమి జరుగుతుంది మేము సిలిండర్ ని తరలించాలనుకుంటున్నాము ఇది ఒక పెద్ద డిసివి కాబట్టి మేము ఇక్కడ ప్రెషర్ ని అప్లై చేయాలనుకుంటున్నాము అది మా తుది ఆబ్జెక్టివ్ మరియు ఈ రేఖ నుండి ప్రెజర్ వస్తుంది ఇప్పుడు ఇది త్రి వే టు పొజిషన్ DCV ఇది ప్రారంభ PB కాబట్టి దీన్ని నొక్కండి మొదట్లో ఏమి జరుగుతుందో చూడండి ఇది పోర్ట్ దీనిఫై ప్రెజర్ వస్తే వాల్వ్ షిఫ్ట్ అయ్యి ఈ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి ఈ పొజిషన్ లో కంట్రోల్ ప్రెజర్ ఫైనల్ లోడ్ కి వెళ్తుంది కాబట్టి చివరకు ఈ ప్రెజర్ ని వర్తింపజేయాలి ఇప్పుడు సాధారణ స్థితిలో ఇది నొక్కలేనప్పుడు మరియు అవి వాస్తవానికి ఈ బ్లాక్ లో ఉన్నాయి కాబట్టి ఇది డిశ్చార్జ్ అవ్వడానికి దీని ద్వారా నేరుగా అనుసంధానించబడుతుంది ఇక్కడ ఎటువంటి ప్రెజర్ లేదు కాబట్టి ఇక్కడ ప్రెజర్ లేనప్పుడు ఇది వాస్తవానికి ఇక్కడ ఉంది ఈ పైలట్ కూడా ఎగ్జాస్ట్ తో అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఇది ప్రారంభం అనుకుందాం PB నొక్కినప్పుడు అది వెంటనే ఈ పెట్టెలో ఉంటుంది కాబట్టి వెంటనే ఈ ప్రెజర్ దీని ద్వారా వర్తించబడుతుంది ఈ షటిల్ కదులుతుంది ఇది షటిల్ వాల్వ్ ఈ షటిల్ నొక్కబడుతుంది మరియు గాలి దీని గుండా ప్రవహిస్తుంది మరియు ప్రెజర్ ని సృష్టిస్తుంది అది ప్రెషర్ ని సృష్టించే క్షణం ఈ వాల్వ్ మారి ఈ స్థానానికి వస్తుంది ఇది ఈ పొజిషన్ కి వస్తుంది ఈ పొజిషన్ కి వచ్చినప్పుడు ఈ ప్రెషర్ కనెక్ట్ అవుతుంది మరియు అందువల్ల ఇది ప్రెజర్ ని పొందుతుంది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పుష్ బటన్ మీరు నొక్కి ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి ప్రెజర్ అభివృద్ధి చెందుతే అదే ప్రెజర్ తిరిగి ఇవ్వబడుతుంది మరియు దానిని ఇక్కడ కనెక్ట్ చేయాలి ఈ కనెక్షన్ తప్పు కాబట్టి ఇప్పుడు ఫెడ్ బ్యాక్ తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రెషర్ ఉన్నప్పుడు మీరు ఈ ప్రెషర్ ని విడుదల చేస్తే అప్పుడు ఈ భాగం వెంటనే ఎగ్జాస్ట్ కు అనుసంధానించబడుతుంది మరియు ఇక్కడ ప్రెషర్ ఉన్నందున ఈ షటిల్ నెట్టబడుతుంది మరియు అది ఈ పొజిషన్ కి వస్తుంది ఆపై ఈ ప్రెషర్ కూడా దీని ద్వారా వెళ్లి వాల్వ్ ను ఈ పొజిషన్ లో ఉంచుతుంది ఇది స్ప్రింగ్ లోడెడ్ వాల్వ్ అని గమనించండి కాబట్టి స్టార్ట్ పుష్ బటన్ సరిగ్గా విడుదల అయినప్పటికీ న్యూమాటిక్ ప్రెషర్స్ అక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని రీసెట్ చేయాలనుకుంటే మీరు దీని నుండి ఎలా బయటకు వస్తారు కాబట్టి మీరు దీన్ని స్టాప్ పుష్ బటన్ నొక్కండి కాబట్టి ఏమి జరుగుతుందంటే మీరు దీన్ని నొక్కిన క్షణం ఈ వాల్వ్ ఇక్కడకు మార్చబడుతుంది మరియు దీని ద్వారా వస్తున్న ఈ లైన్ ఇక్కడ నిరోధించబడుతుంది ఇది సాధారణ త్రి పొజిషన్ త్రి వే వాల్వ్ కాబట్టి ప్రెషర్ ఇక్కడకు వెళుతుంది ఆపై ఈ వాల్వ్ ఇప్పుడు ఈ పెట్టెకు మారుతుంది అంటే ఈ ప్రెషర్ ఇప్పుడు ఎగ్జాస్ట్ అయ్యేలా చేస్తుంది ఈ ప్రెషర్ ఎగ్జాస్ట్ అయ్యే క్షణం నుండి అప్పుడు ఈ పొజిషన్ లో ఉండదు కానీ ఇది ఫ్రీ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ట్ పుష్ బటన్ను నొక్కితే మళ్ళీ ఇక్కడకు వెళ్లి శక్తినిస్తుంది కాబట్టి ప్రాథమికంగా మీరు చేయగలరని మీరు చూస్తారు కాబట్టి ఇది ఒక రకమైన లాచ్ ఇక్కడ స్టార్ట్ పుష్ బటన్ సిగ్నల్ ఉన్నట్లయితే ఇది పిఎల్సి లాజిక్ లేదా డిజిటల్ లాజిక్ లోని లాచ్ యొక్క సహాయక పరిచయం కాబట్టి మీరు స్టార్ట్ పుష్ బటన్ను విడుదల చేసినా ఇది ఈ పైలట్ పోర్ట్ యొక్క ప్రెషర్ మరియు అందువల్ల ఈ వాల్వ్ ఈ పొజిషన్ లో ఉంటుంది మరియు ప్రధాన లోడ్ పోర్ట్ వద్ద ఈ ప్రెషర్ నిర్వహించబడుతుంది కాబట్టి ఇది ఆసక్తికరంగా అనిపించే ఒక అప్లికేషన్ కాబట్టి ప్రత్యేకంగా ఇటువంటి విషయాలు న్యూమాటిక్ లాజిక్ ఉపయోగించి గ్రహించబడతాయి ఇప్పుడు మనం యాక్యుయేటర్ ఎలిమెంట్స్ లేదా న్యూమాటిక్ సిలిండర్ వద్దకు వచ్చాము న్యూమాటిక్ సిలిండర్లు తక్కువ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు అవి అధిక వేగం కలిగి ఉంటాయి ఎందుకంటే అవి సాధారణంగా తక్కువ లోడ్లకు వ్యతిరేకంగా నడపబడతాయి మరియు ఇది మోషన్ కాబట్టి మోషన్ అంత ఖచ్చితమైనది కాదు ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉందని మరియు గాలి లీక్ను నివారించడానికి సీల్స్ గట్టిగా ఉన్నాయని మీకు తెలుసు తద్వారా పంప్ అభివృద్ధి చేసిన ఎనర్జీ వృధా కాదు అధిక ఫ్రిక్షన్ కారణంగా మీకు స్టిక్ స్లిప్ మోషన్ ఉంటుంది కాబట్టి మోషన్ బరస్ట్ వలే ఉంటుంది మరియు హైడ్రాలిక్స్ లో సాధ్యమైనంత ఖచ్చితమైన మోషన్ కంట్రోల్ ఇక్కడ సాధ్యం కాదు వాస్తవానికి అప్లికేషన్స్ కూడా తక్కువ డిమాండ్ కలిగివుంటాయి కాబట్టి సాధారణంగా ఇటువంటి ఖచ్చితమైన మోషన్ కంట్రోల్ డిమాండ్స్ కూడా అప్లికేషన్ వైపు నుండి ఉండవు అదేవిధంగా వేగం అంచనా కూడా సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే అవి వాస్తవానికి ప్రెజర్ టెంపరేచర్ మొదలైన వాటి యొక్క సంక్లిష్టమైన విధులు ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం ఒక గ్యాస్ కాబట్టి చాలా కంప్రెస్సిబిలిటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వేగం అంచనా వేగం చాలా మారవచ్చు మరియు అందువల్ల ఖచ్చితమైన మోషన్ కంట్రోల్ సాధ్యం కాకపోవడానికి ఇది మరొక కారణం కాబట్టి అటువంటి సందర్భాలలో మీరు న్యూమాటిక్ సిలిండర్స్ ఉపయోగించవచ్చు మరియు అవి వివిధ రకాలుగా ఉండవచ్చు ఇక్కడ స్ప్రింగ్ లోడెడ్ కావచ్చు కాబట్టి ఒక వైపు నుండి మీరు ప్రెషర్ ని వర్తింపజేస్తారు కాబట్టి ఇది ఈ వైపు మాత్రమే కదులుతుంది రెట్రాక్షన్ సాధారణంగా ఒక స్ప్రింగ్ ద్వారా ఉంటుంది తద్వారా మీకు నిజంగా మరొక వైపు కదలిక అవసరం లేదుమీకు డబుల్ యాక్టింగ్ సిలిండర్ ఉంటే కనెక్ట్ చేసే రాడ్ ఈ విధంగా రెండు విధాలుగా కదలవచ్చు మరియు మీరు పిస్టన్ యొక్క రెండు వైపులా ప్రెషర్ ని వర్తించవచ్చు అదేవిధంగా మీరు అధిక ఫోర్స్ ని కలిగి ఉండాలనుకుంటే కొన్నిసార్లు మీరు ఈ సిలిండర్ ఏరియా ని పరిమాణ అవసరాల వల్ల లేదా వేగం అవసరాల వల్ల పెంచలేరు ఆ ఏరియా లో పెరుగుదల ఉంటే గాలి ప్రవహించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కొన్నిసార్లు మీరు చేయవచ్చు ప్రాథమికంగా మీరు రెండు సిలిండర్స్ ఇలాగే ఉంచారు మీకు ఒక సాధారణ రాడ్ ఉంది కానీ మీకు రెండు వేర్వేరు సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ప్రెషర్ ని వర్తింపజేయండి మరియు ఇక్కడ ఎగ్జాస్ట్ చేయండి కాబట్టి ఈ ఉపరితలంపై కొంత ఫోర్స్ అభివృద్ధి చెందుతుంది ఈ ఉపరితలంపై కొంత ఫోర్స్ F ను అభివృద్ధి చేస్తుంది కాబట్టి దీనిపై మొత్తం ఫోర్స్ 2F కాబట్టి వాస్తవానికి రెండు సిలిండర్స్ సమిష్టిగా ఉంచబడతాయి అదేవిధంగా మీరు టెలిస్కోపిక్ సిలిండర్స్ కలిగి ఉండవచ్చు మీకు పెద్ద స్ట్రోక్ లెంగ్త్స్ ఉండవచ్చు కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి మనము వాటిని చాలా వివరంగా చూడము మనము ఇప్పుడే చూస్తాము న్యూమాటిక్ సిలిండర్ యొక్క చిత్రాన్ని చూడండి కాబట్టి ఇది ఒక సిలిండర్ ఇక్కడ ఈ సిలిండర్ బాడీ పిస్టన్ మరియు లోడ్ తో అనుసంధానించబడిన రాడ్ ను చూడవచ్చు మీరు ఒక ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఇక్కడ ఉంచవచ్చుకొన్నిసార్లు మీరు క్విక్ ఎగ్జాస్ట్ వాల్వ్ ను ఇక్కడ ఉంచవచ్చు కాబట్టి ఇది సాధారణ న్యూమాటిక్ సిలిండర్ అదేవిధంగా మీరు న్యూమాటిక్ మోటార్స్ కలిగి ఉండవచ్చు మరియు అవి మళ్లీ వివిధ రకాలైన పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ టైప్ నాన్ పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ టైప్ కావచ్చు కాబట్టి మీరు వేన్ మోటార్స్ కలిగి ఉండవచ్చు లేదా మీరు హైడ్రాలిక్స్ లో ఉన్నట్లే మీరు పిస్టన్ మోటార్స్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఇవి సాధారణంగా తక్కువ నుండి మోడరేట్ టార్క్ మరియు అధిక వేగంతో ఉపయోగించబడతాయి ఇవి కొంతవరకు ఎలక్ట్రిక్ మోటార్స్ వంటివి సాధారణంగా ఒక ప్రయోజనం ఏమిటంటే అవి సులభంగా నిలిచిపోతాయి ఎలక్ట్రిక్ మోటార్స్ నిలిచిపోలేవని మీకు తెలుసు ఎందుకంటే ఈ మోటార్స్ ద్వారా చాలా పెద్ద కరెంట్ ప్రవహిస్తుంది మరియు అవి వేడెక్కడం మొదలైనవి చూడగలరు న్యూమాటిక్ మోటార్స్ యొక్క విలక్షణమైన టార్క్ స్పీడ్ క్యారెక్టర్స్టిక్స్ కాబట్టి ప్రారంభంలో టార్క్ తక్కువగా ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల అందుబాటులో ఉన్న టార్క్ తక్కువగా ఉందని మీకు తెలుసు ఆపై కొంత సమయంలో ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ తగ్గిస్తుంది కాబట్టి టార్క్ పెరుగుతుంది మరియు తరువాత కొన్నిసార్లు లినియర్ లేదా విస్కస్ ఫ్రిక్షన్ ఉంటుంది మరియు అధిక స్పీడ్ వద్ద మళ్ళీ మంచి మొత్తంలో టార్క్ ఫ్రిక్షన్ లో వృధా అవుతుంది కాబట్టి ఇచ్చిన సప్లై ప్రెజర్ కోసం మొత్తం టార్క్ అందుబాటులో ఉన్న లక్షణం వస్తుంది ఇది రేడియల్ పిస్టన్ మోటారు చిత్రం కాబట్టి మీరు వీటికి ప్రెషర్ ని వర్తింపజేస్తే మీరు ఈ పిస్టన్ లకు వరుసగా సైక్లికల్లి ప్రెషర్ ని వర్తింపజేస్తే ఇది ఈ యాంత్రిక అమరిక కారణంగా రోటేషనల్ మోషన్ ఉంటుంది కాబట్టి ఇది సహజంగానే ఉంటుంది ఇది పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ టైప్ అంటే పిస్టన్ కదలిక యొక్క ప్రతి సైకిల్ లో కొంత మొత్తం గాలి సిస్టం కు వెళుతుంది అదేవిధంగా మీరు నాన్ పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ టైప్ కలిగి ఉండవచ్చు ఇక్కడ మేము ఒక చిత్రాన్ని చూపించలేదు కాని ఇది సూత్రప్రాయంగా హైడ్రాలిక్ సిస్టమ్స్ యొక్క వేన్ మోటారు తో సమానంగా ఉంటుంది డిజైన్ లో నిర్మాణ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మరొక అప్లికేషన్ త్రి స్పీడ్ డ్రైవ్ కాబట్టి త్రి స్పీడ్లో ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి త్రి స్పీడ్ డ్రైవ్ లలో మనం ఏమి చేస్తున్నామో త్వరగా చూడవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు వాస్తవానికి ఇది తప్పుగా అనుసంధానించబడిందని ఉంది కాబట్టి ఇది ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ విధంగా గాలి ప్రవాహాలు ఇలా చెక్ వాల్వ్ గుండా వెళుతుంది కాబట్టి ఇది దీని గుండా వెళ్ళదు కాబట్టి ఇది ఇలా వెళ్లి ప్రవహిస్తుంది మరియు తరువాత ఈ మార్గం ద్వారా బయటకు వస్తుంది మరియు ఇది ఈ మార్గానికి అనుసంధానించబడిందని చూడండి కాబట్టి వేగం ఎంత ఉంటుందో ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ యొక్క రేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది అది f1 మరోవైపు ఈ వైపు తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎడమ నుండి కుడికి ఇది DCV యొక్క ఈ పెట్టెకు అనుగుణమైన పొజిషన్ కాబట్టి ఇప్పుడు DCV దీని ద్వారా కనెక్ట్ అవ్వబోతోంది మరియు ఈ పోర్ట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది కనుక ఇది సిలిండర్ లోకి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది మరియు తరువాత బయటకు వచ్చేటప్పుడు ఇది కనిపిస్తుంది ఇది ఒక కామ్ ఆపరేటెడ్ అని చూడండి ఇది వాస్తవానికి కామ్ మరియు ఇవి మెకానికల్ అనుసంధానం కాబట్టి ప్రారంభంలో ఈ కామ్ ఆపరేట్ చేయబడదు కాబట్టి ఇది పొజిషన్ ఇది వాల్వ్ గుండా ప్రవహిస్తుంది మరియు తిరిగి వచ్చి ఈ మార్గం గుండా ప్రవహిస్తుంది కాబట్టి ప్రవాహం రేటు f2 కొన్నిసార్లు ఈ యాక్యుయేటర్ బయటకు వెళ్ళినప్పుడు ఇది కామ్ను ఆపరేట్ చేస్తుంది మరియు తరువాత కామ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈ వాల్వ్ షిఫ్ట్ అయ్యి ఈ పొజిషన్ కి వెళ్తుంది మరియు ఆ తరువాత మనం లాక్ అవుతాము ఆ సమయంలో ప్రవాహం దీని గుండా వెళుతుంది ఎందుకంటే ఇది మూసివేయబడింది మరియు ఇది చెక్ వాల్వ్ కనుక ఇది పాస్ అవుతుంది దీని ద్వారా ఒక నిర్దిష్ట సమయం తరువాత ప్రవాహం కేవలం 5 fpm మాత్రమే అవుతుంది fpm అంటే ఫీట్ క్యూబ్ పర్ మినిట్ అంటే అది ఒక యూనిట్ కాబట్టి ఇది 5 fpm మాత్రమే అవుతుంది కాబట్టి ఈ సెట్టింగ్ f3 కావచ్చు కాబట్టి మీరు ఈ సర్క్యూట్ ఉపయోగించి మూడు సెట్టింగులు f1 f2 మరియు f3 ను గ్రహించవచ్చు కాబట్టి న్యూమాటిక్ సిస్టమ్స్ ప్రధానంగా ఉన్నాయని మనం చూసినట్లుగా ప్రధాన లోపాలలో ఒకటి టైం రెస్పాన్సేస్ నెమ్మదిగా ఉంటాయి మరియు ప్రాథమికంగా జరుగుతాయి గాలి మార్గాన్ని స్థాపించడానికి సమయం అవసరం కాబట్టి గాలి తుది ఛాంబర్ లోకి ప్రవహించాలి మరియు తరువాత ఛాంబర్ లో ప్రెజర్ ని అభివృద్ధి చేసే సమయం ఉండాలి కాబట్టి గాలి సోర్స్ నుండి ఛాంబర్ వరకు గాలి తప్పక ఎయిర్ మార్గాన్ని ఏర్పాటు చేయాలి తరువాత ఛాంబర్ లో ప్రెజర్ ఉండాలి మరియు ఏదో కదిలే ముందు అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ సమయాలు ఛాంబర్ వాల్యూమ్ పోర్ట్ పైప్ సైజ్ సప్లై ఎగ్జాస్ట్ ప్రెజర్స్ అప్స్ట్రీమ్ మరియు డౌన్స్ట్రీమ్ ప్రెజర్ల నిష్పత్తి అని పిలువబడే అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి అదేవిధంగా ఇవి సోలనోయిడ్ కాయిల్ ఇండక్టెన్స్ఇనర్షియా మొదలైనవాటి ఫై ఆధారపడి ఉంటాయి అవి సాధారణంగా న్యూమాటిక్ కంటే చిన్నవిగా ఉంటాయి కానీ ఇవి న్యూమాటిక్ సిస్టం యొక్క టైం రెస్పాన్స్ ను ప్రభావితం చేస్తాయి మీరు ప్రెషర్ ని చూస్తే ఉదాహరణకు మీరు న్యూమాటిక్ వాల్వ్స్ యొక్క ప్రెషర్ ఫ్లో క్యారెక్టర్స్టిక్స్ చూస్తే అది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఇది వెయిట్ ఫ్లో రేట్ డిశ్చార్జ్ కోఎఫిసిఎంట్ మరియు ఏరియా పై ఆధారపడి ఉంటుంది ఇది కంప్రెస్సిబిల్టీ ప్రవాహం కనుక ఇది అప్స్ట్రీమ్ మరియు డౌన్ స్ట్రీమ్ ప్రెషర్స్ పై కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్రెజర్ రేషియో పై కూడా ఆధారపడి ఉంటుంది ఇది ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి న్యుమాటిక్స్ యొక్క అనేక ప్రభావిత అంశాలు వాస్తవానికి ఇది వాల్వ్స్ కాన్ఫిగరేషన్ పై ఆధారపడి ఉంటుంది ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్రెషర్స్ మారుతూ ఉంటాయి ఉదాహరణకు మీకు ఇచ్చిన పరిస్థితిలో అప్స్ట్రీమ్ వాస్తవానికి సప్లై తో అనుసంధానించబడి ఉంటుంది డౌన్ స్ట్రీమ్ వాస్తవానికి లోడ్ తో అనుసంధానించబడినప్పుడు లోడ్ ప్రెషర్ మారుతూ ఉంటుంది ఈ నిష్పత్తి మారుతూ ఉంటుంది అప్స్ట్రీమ్ లోడ్తో అనుసంధానించబడి ఉండవచ్చు మరియు డౌన్ స్ట్రీమ్ ఎగ్జాస్ట్ కు అనుసంధానించబడి ఉంటుంది ఈ సందర్భంలో ఇది స్థిరంగా ఉంటుంది కానీ ఇది మారవచ్చు కాబట్టి మళ్ళీ Pd Pu సంబంధం మారుతుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో మీకు ఫ్లో క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉండాలనుకుంటే అప్పుడు మీరు ఇది నిర్వహించాలి ఈ Pd Pu రేషియో క్రిటికల్ వేల్యూ కు మించి ఉంది వాస్తవానికి ఇది క్రిటికల్ వేల్యూ కంటే తక్కువగా ఉండాలి ఎక్కువ కాదు ఇది తప్పు కనుక ఇది మారుతుంది కాబట్టి ఉదాహరణకు మీరు దానిని చూడండి Pd Pu పై ఆధారపడి ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ Pd Pu ను బట్టి ఫ్లో రేటు లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది కాబట్టి మీరు Pd Pu నిష్పత్తిని ఒక నిర్దిష్ట ఫాక్టర్ 0 5 కంటే తక్కువగా ఉంచితే అప్పుడు ఈ ఫంక్షన్ స్థిరంగా మారుతుంది మరియు తరువాత ఫ్లో రేటు ప్రెజర్ డిశ్చార్జ్ కోఎఫిసిఎంట్ ఏరియా మొదలైనవి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటే ఫ్లో హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఈ Pd Pu ప్రెజర్ ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు టైం రెస్పాన్స్ ను చూస్తే మొత్తం ఎయిర్ మాస్ సిలిండర్ ఛాంబర్ లోకి కదులుతుంది మరియు సిలిండర్ చాంబర్ యొక్క సామర్థ్యం మరియు ఫ్లో రేటు మరియు ఎయిర్ మాస్ రేటును బట్టి వివిధ రకాలైన సమస్యలు ఉన్నాయి మీరు వాల్వ్ అకస్మాత్తుగా తెరిచిన తర్వాత మీరు ప్రెషర్ ని కొలిస్తే మీరు ప్రెషర్ వ్యత్యాసాన్ని సమయంతో చూస్తారు మీరు వివిధ రకాల రెస్పాన్స్ లను పొందవచ్చు ఉదాహరణకు చిన్న ఛాంబర్స్ కోసం ఇది అండర్ డామ్పెడ్ రెస్పాన్స్ గా ఉంటుంది కాబట్టి ప్రెషర్ పెరుగుతుంది అప్పుడు అది ఓవర్ షూట్ అవుతుంది మరియు అదే సమయంలో మీకు పెద్ద ఛాంబర్ ఉంటే క్రమంగా నిజమైన ప్రెషర్ కి లోనవుతుంది కొన్నిసార్లు ఇది ఓవర్ డామ్పేడ్ రెస్పాన్స్ కావచ్చు అయితే ఏమైనప్పటికీ కొంత సమయం పడుతుంది ఉదాహరణకు యాక్చుయేషన్ జరగడానికి ముందు ఎక్కువ సమయం అవసరం ఇప్పుడు మేము చివరి అంశానికి వచ్చాము ఇది హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ మరియు న్యూమాటిక్ సిస్టమ్స్ యొక్క పోలిక కాబట్టి తక్కువ పవర్ తక్కువ కాంప్లెక్సిటీ అధిక వాల్యూమ్ అప్లికేషన్స్ కోసం సాధారణంగా న్యూమాటిక్ సిస్టమ్స్ కొన్నిసార్లు మీకు ప్రయోజనాన్ని ఇస్తాయి అందుకే న్యూమాటిక్ టూల్స్ ఆటోమోటివ్ ఫ్యాక్టరీ లో అసెంబ్లీ షాపులు వద్ద ఎక్కువుగా ఉపయోగిస్తారు కాబట్టి ఈ వ్యక్తిగత టూల్స్ కు తక్కువ పవర్ అవసరం లేదని మీరు చూస్తారు కాంప్లెక్సిటీ లేదు సాధారణ ఉద్యోగాలు మీకు స్క్రూ డ్రైవింగ్ క్లేమ్పింగ్ మొదలైనవి తెలుసు కానీ పెద్ద సంఖ్యలో ఆపరేటెడ్ స్టేషన్లు ఉన్నాయి మీరు కంప్రెసర్ రెగ్యులేటర్ మొదలైన ప్రధాన పరికరాలను వివిధ అప్లికేషన్స్ లో పంచుకోవచ్చు కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో కంట్రోల్స్ అమలు చేయవచ్చు కాబట్టి మీరు కలిగి ఉండాలి మీకు అధిక వాల్యూమ్ అప్లికేషన్ ఉండాలి మరియు పనితీరు అవసరాలు చాలా సాధారణమైనవి ఉండాలి కాస్ట్ ప్రయోజనం ఉంది ఎందుకంటే రిటర్న్ లైన్ లేదు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది చాలా ఖర్చును ఆదా చేస్తుంది సగం ట్యూబింగ్ వ్యయం లేదు హైడ్రాలిక్స్ మరియు న్యూమాటిక్స్ మాదిరిగానే ఎటువంటి నిలిచిపోయే సమస్య లేదు ఇక్కడ ఎలక్ట్రిక్ లో నిలిచిపోయే సమస్య ఉంది న్యూమాటిక్ లో అగ్ని ప్రమాదం లేదు హైడ్రాలిక్లో ఆయిల్ ఉన్నందున అగ్ని ప్రమాదం ఉంది ఎలక్ట్రిక్ విషయంలో పర్యావరణం ప్రమాదకరంగా ఉంటే అగ్ని ప్రమాదం ఉండవచ్చు కాని న్యూమాటిక్ లో అగ్ని ప్రమాదం లేదు సాధారణంగా ఎలక్ట్రిక్ మరియు న్యూమాటిక్ లో ఒకటి టెంపరేచర్ సున్నితత్వాన్ని తగ్గించింది ఎందుకంటే హైడ్రాలిక్లో ఆయిల్ విస్కాసిటీ మారవచ్చు మరియు పనితీరు వైవిధ్యాలు ఉండవచ్చు ఎలక్ట్రిక్ లో విస్కాసిటీ గురించి ప్రశ్న లేదు మరియు న్యూమాటిక్ లో గాలి విస్కాసిటీ మార్పు ప్రధానంగా ఉండదు అయినప్పటికీ మీకు చాలా ఖచ్చితమైన కదలికలు ఉన్నప్పుడు హైడ్రాలిక్ ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు చాలా ఎక్కువ ఫోర్సెస్ అవసరమవుతాయి ఇది న్యూమాటిక్ విషయంలో కాదు న్యూమాటిక్ లో మీకు తక్కువ ఫోర్స్ మరియు ప్రెషర్ రేటింగ్ కోసం ఉపయోగిస్తారు రెస్పాన్స్ నెమ్మదిగా ఉంటుంది న్యూమాటిక్ ఖచ్చితంగా హైడ్రాలిక్ కన్నా నెమ్మదిగా ఎలక్ట్రిక్ తో పోల్చదగినది న్యూమాటిక్ లో ఒక లీక్ సమస్య ఉంది మరియు లీక్ గుర్తించడం అంత సులభం కాదు ఇది సిస్టం యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది లీక్ ను నివారించాలనుకుంటే నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి ఇది సీల్స్ ను టైట్ చేస్తుంది మరియు ఫ్రిక్షన్ ను పెంచుతుంది క్రమంగా సామర్థ్యం మరింత తగ్గుతుంది కాబట్టి న్యూమాటిక్ సిస్టమ్స్ కు లీక్ పెద్ద సమస్య ఇంటర్ఫేస్ ఖర్చులు నిషేధించబడవచ్చు కొన్నిసార్లు మీరు ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర అంశాలతో ఇంటర్ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి అధునాతన కంట్రోల్స్ కోసం కొన్నిసార్లు మీకు ఎలక్ట్రిక్ యాక్యుయేటర్లకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు ఆల్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ను ఉపయోగించి వాటిని నడపవచ్చు అయితే హైడ్రాలిక్ లో ఇది ఆయిల్ తో పాటు వస్తుంది కాబట్టి లూబ్రికేషన్ అవసరం మరియు హైడ్రాలిక్స్ లేదా ఎలక్ట్రిక్ కంటే న్యూమాటిక్స్లో మోషన్ కంట్రోల్ తక్కువ కాబట్టి మనము పాఠం చివరకి వచ్చాము న్యూమాటిక్ వాల్వ్స్ మరియు యాక్యుయేటర్లను చూశాము న్యూమాటిక్ లాజిక్ లో ఉపయోగించిన కొన్ని అంశాలను చూశాము కొన్ని కొత్త విలక్షణమైన న్యూమాటిక్ అప్లికేషన్స్ చూశాము మరియు హైడ్రాలిక్ మరియు కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ సిస్టమ్స్ తో పోలికను చూశాము కాబట్టి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి న్యూమాటిక్ లాజిక్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి కాబట్టి మేము ఇప్పటికే స్పీడ్ మరియు కాంప్లెక్సిటీ పరంగా అప్రయోజనాలు చెప్పాము క్విక్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ యొక్క ప్రయోజనం ఏమిటి మరియు వాటిని హైడ్రాలిక్ కంట్రోల్ లో ఉపయోగించవచ్చా వాస్తవానికి అవి ఉపయోగించలేము PLC లాజిక్ ని ఉపయోగించి న్యూమాటిక్ సిస్టమ్స్ అమలు చేయవచ్చా ఒకవేళ అయితే ఎలా వాస్తవానికి అవి చాలా సందర్భాల్లో ఎలక్ట్రిక్ లాజిక్ ఉపయోగించి పనిచేస్తాయి వాస్తవానికి ఈ పైలట్ యాక్చుయేషన్ సాధారణంగా ఉంటుంది మనము చెప్పినట్లుగా మైక్రోప్రాసెసర్ వాస్తవానికి న్యూమాటిక్ సిస్టం ను ఎలా నియంత్రించగలదో మనము చూశాము కాబట్టి పిఎల్సి వాస్తవానికి మనకు తెలిసిన మైక్రోప్రాసెసర్ కనుక దీనిని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగించవచ్చు మీకు ఎయిర్ పైలట్ అవసరం కావచ్చు మరియు I నుండి P కన్వర్టర్ అవసరం న్యూమాటిక్ కంట్రోల్ హైడ్రాలిక్ కంట్రోల్ కంటే మరింత ప్రయోజనకరంగా ఉన్న అప్లికేషన్ పేరు చెప్పండి కాబట్టి లింక్ చేయడానికి అసెంబ్లీ అయిన ఒక అప్లికేషన్ చెప్పాము మీరు ఇతర వాటి గురించి ఆలోచించవచ్చు కాబట్టి ఈ రోజుకు పాఠం ఇది ధన్యవాదాలు